స్వాగతం ఈ ఉపన్యాసం 42 లో మనము వెక్టర్ స్పేసస్ గురించి చర్చను కొనసాగిస్తున్నాము ముఖ్యంగా ఈ రోజు వెక్టర్ స్పేస్ యొక్క ప్రాతిపదిక మరియు వెక్టర్ స్పేస్ యొక్క పరిమాణం గురించి మాట్లాడుతాము మునుపటి ఉపన్యాసం నుండి గుర్తుకు తెచ్చుకోవటానికి ఈ 3 వెక్టర్ల సమితి 1 1 1 1 1 0 1 0 0 1 0 1 ఈ 4 వెక్టర్స్ R³ యొక్క విస్తారమైన సమితి ని ఏర్పరుస్తాయి ఈ వెక్టర్ స్పేస్ R³ యొక్క మూలకం ఈ 4 వెక్టర్స్ యొక్క సరళ కలయిక గా మనం వ్రాయగలమని ఈ వృద్ధి చెందిన మాతృక సహాయంతో మునుపటి ఉపన్యాసంలో మనం చూశాము ఈ లీనియర్ కాంబినేషన్ నుండి మనం సమానంగా పొందవచ్చు v1 v2 v3 Bv1 v2 v3 ఈ అగ్మెంటెడ్ మాట్రిక్స్ నుండి మనము ఈ రో ఎచెలాన్ ఫామ్ కి తగ్గించినప్పుడు ఈ క్రింది వాటిలో 3 పివోట్లు ఉన్నాయని మనం గమనించాము కాలమ్ 1 లో మనకు పివట్ ఉంది కాలమ్ 2 లో కూడా మనకు పివట్ ఉంది కాలమ్ 3 కి కూడా పివట్ ఉంది కాని కాలమ్ 4 కి పివట్ లేదు మరియు దీనిని మనం ఫ్రీ వేరియబుల్గా పిలుస్తాము Bv1 v3 v1 v2 v1 ఈ సమీకరణాల వ్యవస్థతో లాంబ్డా 4 ఫ్రీ వేరియబుల్ అని మనం గమనించాముఈ లాంబ్డా 4 కి మనం కోరుకున్న విలువను కేటాయించగలము ఇప్పుడు ఈ లీనియర్ కాంబినేషన్లను ఇవ్వడానికి మనకు వశ్యత ఉంది లాంబ్డా యొక్క విలువను ఎంచుకోవడంలోనే మనకు వేరే లీనియర్ కాంబినేషన్ ను కలిగి ఉంటుంది అది ఖచ్చితంగా ఈ vector v1 v2 v3 ను ఇస్తుంది కాబట్టి ఇది స్పానింగ్ సెట్ ని ఏర్పరుస్తుంది ఎందుకంటే ఏదైనా ఏకపక్ష వెక్టర్ ఈ R³ space నుండి మనం ఎంచుకోవచ్చు మరియు ఇచ్చిన 4 వెక్టార్ల లీనియర్ కాంబినేషన్గా మనం వ్రాయవచ్చు ఈ ఫ్రీ వేరియబుల్ కారణంగా మనకు ప్రత్యేకత లేని ప్రాతినిధ్యం ఏర్పడింది మనకు ఫ్రీ వేరియబుల్ ఉన్నప్పుడు లాంబ్డా 4 కి కావలసిన విలువను కేటాయించవచ్చు మరియు ఈ వెక్టార్ యొక్క ప్రాతినిధ్యం కూడా మారుతుంది కాబట్టి ఈ లీనియర్ కాంబినేషన్ కూడా మారుతుంది ఇది మునుపటి ఉపన్యాసంలో కూడా కనిపించింది ఉదాహరణకు మనం ఈ వెక్టార్ను పరిగణించకపోతే ఈ వెక్టార్ నాల్గవది అంటే మనకు ఈ కాలమ్ ఇక్కడ ఉండదు ఈ కాలమ్ ఇప్పుడు మనం తొలగించవచ్చు ఈ సందర్భంలో మనం ఇప్పుడు గమనించేది ప్రతి కాలమ్ పివట్ ఉంది కానీ ఫ్రీ వేరియబుల్ లేదు ఫ్రీ వేరియబుల్ లేనప్పుడు మనకు ప్రాథమికంగా ఈ సిస్టమ్ యొక్క ప్రత్యేక పరిష్కారం లభిస్తుంది 3 వెక్టార్లను కలిగి ఉంటే ఈ 4 వెక్టార్లను కలిగి ఉన్న ఒక సెట్ ఉంది అది కూడా స్పానింగ్ సెట్ ని ఏర్పరుస్తుంది అప్పుడు మనకు ఎన్ని వాస్తవ కనీస వెక్టర్ అవసరమో ఇచ్చిన వెక్టర్ స్పేస్ ను విస్తరించగలమనే ఆలోచనకు వస్తాము ఉదాహరణకు ఈ 3 వెక్టార్లను తీసుకుంటే మనం మొత్తం వెక్టర్ స్పేస్ ను విస్తరించగలమని గమనించాము అంతేకాక ఈ 3 వెక్టార్లను తీసుకుంటే వెక్టార్ ఫామ్ R³ యొక్క ప్రత్యేక ప్రాతినిధ్యం కూడా మనకు ఉంది కానీ మనము ఇంకా 4 వెక్టార్లను తీసుకుంటే అది స్పానింగ్ సెట్ ని రూపొందిస్తోంది కాని మనకు యునిక్ రెప్రసెన్టేషన్ లభించడం లేదు ఇప్పుడు ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని బేసిస్ మరియు డైమెన్షన్ యొక్క నిర్వచనాలతో కొనసాగుతాము బేసిస్ ఒక వెక్టర్ స్పేస్ ను విస్తరించే సరళ స్వతంత్ర సమితి కాబట్టి స్పానింగ్ సెట్ మొత్తం వెక్టర్ స్పేస్ V ని విస్తరించాలి మనము బేసిస్ గా పిలిచే అన్ని లీనియర్లి ఇండిపెండెంట్ వెక్టార్లను కలిగి ఉన్న స్పానింగ్ సెట్ మునుపటి ఉదాహరణలో ఈ 4 వెక్టర్స్ లేదా 3 వెక్టర్స్ మాత్రమే తీసుకునే అవకాశం ఉంది మనము 3 వెక్టార్లను తీసుకుంటే ఆ వెక్టర్స్ లీనియర్లి ఇండిపెండెంట్ గా ఉన్నాయని మనం సులభంగా గుర్తించగలం కాని ఆ 4 వెక్టర్స్ ఉంటే సెట్ సరళంగా ఆధారపడి గా ఉంటుంది ఇది మునుపటి ఉపన్యాసాలలో మనం ఇప్పటికే అగ్మెంటెడ్ మాట్రిక్స్ తో కూడా గమనించవచ్చు కాబట్టి ఆ 3 వెక్టర్స్ లీనియర్లి ఇండిపెండెంట్ గా ఉంటాయి మరియు ఆ 4 వెక్టర్స్ కూడా విస్తరించి ఉన్నాయి కాని అది ఆ ఉదాహరణలో R³ యొక్క బేసిస్ కాదు ఇప్పుడు డైమెన్షన్ అంటే ఒక బేసిస్ ఉన్న ఎలిమెంట్స్ సంఖ్యను వెక్టర్ స్పేస్ యొక్క డైమెన్షన్ అంటారు కాబట్టి ఇక్కడ ఆ బేసిస్ కి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో వెక్టర్ స్పేస్ యొక్క డైమెన్షన్ అంటారు కాబట్టి ఈ రెండు సంఖ్యలు వెక్టర్స్ యొక్క సెట్ అది ఇచ్చిన వెక్టర్ స్పేస్ ను విస్తరించి ఉంటుంది మరియు ఇక్కడ వెక్టర్ స్పేస్ యొక్క డైమెన్షన్ గురించి చెప్పే ఈ సంఖ్య రెండూ చాలా ముఖ్యమైనవి V లోని ప్రతి వెక్టార్ను వెక్టర్స్ యొక్క బేసిస్ లీనియర్ కాంబినేషన్గా వ్రాయవచ్చు ఈ వాస్తవం మునుపటి ఉదాహరణ నుండి కూడా వివరించవచ్చు మనకు బేసిస్ ఉన్నప్పుడు లీనియర్లి ఇండిపెండెంట్ వెక్టర్స్ V నుండి వెక్టార్ను సూచించడానికి ఇచ్చిన వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఫ్రీ వేరియబుల్ ఉండదు కాబట్టి ఈ రెప్రసెన్టేషన్ కూడా ప్రత్యేకమైనదిగా ఉంటూ స్పానింగ్ సెట్ లీనియర్లి ఇన్డిపెండెంట్ వెక్టార్లను కలిగి బేసిస్ ఉన్నప్పుడల్లా రెప్రసెన్టేషన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది వెక్టర్ స్పేస్ 0 కాబట్టి మనకు 0 అనే ఒక ఎలిమెంట్ మాత్రమే ఉన్నప్పుడు ఇది ప్రత్యేక సందర్భం మరియు మనము ఈ డైమెన్షన్ ని 0 గా నిర్వచించాము మనం ఇప్పటికే అధ్యయనం చేసిన వెక్టర్ స్పేస్ Rn ను ఇక్కడ ఉదాహరణగా తీసుకుందాం ఇప్పుడు Rn యొక్క బేసిస్ ఏమిటి మరియు ఈ వెక్టర్ స్పేస్ Rn యొక్క డైమెన్షన్ ఏమిటి అనే దాని గురించి మాట్లాడుతాము మనము ఈ వెక్టార్లను ఇప్పుడు చాలా ప్రత్యేకమైన వెక్టార్గా పరిగణిస్తాము దీనిని మనము Rn యొక్క స్టాండర్డ్ బేసిస్గా పిలుస్తాము కాబట్టి ఈ వెక్టర్స్ e11000T e20100Tమరియen00001T లో పరిగణించాము ఈ విధంగా మనము Rn నుండి ఈ ఎలిమెంట్స్ నిర్వచించాము ఇప్పుడు ఈ వెక్టర్స్ లీనియర్లి ఇండిపెండెంట్ ఉన్నాయని గమనించవచ్చు మొదట మనము సులభంగా తనిఖీ చేయగలము మరియు అంతకుముందు కూడా తనిఖీ చేశాము మనం 1 e1 2 e2 మరియు n en ను చూడాలి మనం 0 వెక్టార్కు సెట్ చేసినప్పుడు 1 అంటే 0 అని 2అంటే 0 అని మరియు అన్నీ ఈ 0 లు మనం సులభంగా చూడగలం ఇక్కడే మనం ఈ 1 0 నుండి 2 0 పొందుతాము ఈ వెక్టర్స్ సెట్ లీనియర్లి ఇండిపెండెంట్ సెట్ని ఏర్పరుస్తుందని చూడటానికి ఇది చిన్నవిషయం ఈ వెక్టర్స్ అన్నీ లీనియర్లి ఇండిపెండెంట్ గా ఉంటాయి కాబట్టి వెక్టర్ స్పేస్ యొక్క బేసిస్ మరియు డైమెన్షన్ ను మనం కనుగొనబోతున్నాం దాని కోసం మనకు వెక్టర్ స్పేస్ కావాలి అది మన వెక్టర్ స్పేస్ నుండి ఏదైనా వెక్టార్ను ఈ వెక్టార్ ఫామ్లో సూచించగలదు ఇక్కడ అది సాధ్యమేనా కాదా అని ఇప్పుడు తనిఖీ చేయూలి ఇక్కడ ఈ వెక్టర్స్ ఇచ్చినట్లయితే n వెక్టర్స్ ఇవ్వబడతాయి ఇప్పుడు మనం ఈ Rn నుండి ఏదైనా ఎలిమెంట్ తీసుకుంటే మనం ఇక్కడ v1v2vnT అని పిలుస్తాము ఈ ఇచ్చిన వెక్టర్స్ e1e2enT సహాయంతో ఈ వెక్టార్ను సూచించవచ్చని మనం చూడవచ్చు వీటిని స్టాండర్డ్ బేసిస్ అంటారు కాబట్టి ఈ v ని v1e1v2e2vnen గా సూచించవచ్చు ఈ ప్రదేశంలో మనం మరెక్కడా కూడ పొందలేదు ఎందుకంటే అన్ని ఇతర వెక్టర్స్ 0 ను మొదటి భాగం లో కలిగి ఉన్నాయి రెండవ v2 కొరకు e2 కి రెండవ స్థానంలో 1 మాత్రమే ఉంది మిగతావన్నీ 0 కాబట్టి సహజంగానే మనం రెండవ స్థానంలో ఉంటాము మనము ఈ Rn నుండి ఏదైనా వెక్టార్ v ను ఇచ్చిన వెక్టర్స్ e1e2enT యొక్క లీనియర్ కాంబినేషన్గా ఇక్కడ రెప్రసెన్టేషన్ చేసాము ఇది మనకు ఉన్న బేసిస్ యొక్క అన్ని లక్షణాలను సంతృప్తి పరుస్తుంది ఎందుకంటే ఇది ఇచ్చిన వెక్టర్ స్పేస్ యొక్క ఏదైనా వెక్టార్ను ఇచ్చిన వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఫామ్లో విస్తరించవచ్చు మరియు ఈ వెక్టర్స్ లీనియర్లి ఇండిపెండెంట్ గా ఉంటాయి కాబట్టి అవి బేసిస్ ని ఏర్పరుస్తాయి ఇక్కడ ఈ వెక్టర్స్ సెట్ Rn కు ఒక బేసిస్ ని ఏర్పరుస్తుంది ఇప్పుడు డైమెన్షన్ అంటే సెట్లో ఈ ఎలిమెంట్స్ సంఖ్య కాబట్టి ఇక్కడ మనకు e1e2enT n ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వెక్టర్ స్పేస్ యొక్క ఈ డైమెన్షన్ n మనము మొత్తం 2×3 వెక్టర్ స్పేస్ గురించి మాట్లాడుతాము లేదా సాధారణంగా మనం r × s మాట్రిక్స్ను చర్చించవచ్చు కాబట్టి సరళత కోసం ఈ 2×3 ను తీసుకుందాం కాని r × s మాట్రిక్స్ కోసం కూడా మనము విస్తరించగలము కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుతున్న మొత్తం 2×3 మాట్రిక్స్ యొక్క వెక్టర్ స్పేస్ మరియు ఈ వెక్టార్లను ఇక్కడ పరిశీలిస్తే ఈ స్థానం వద్ద ఉన్న 1 మరియు అన్ని ఇతర స్థానాలు 0 అదేవిధంగా ఇప్పుడు రెండవ స్థానంలో 1 ఉంది మిగతావన్నీ 0 అందువల్ల మనము ఈ 6 మాట్రిక్స్ లను పొందుతాము ఇక్కడ ఈ 1 మొదటి స్థానంలో ఈ మాట్రిక్స్ లో మాత్రమే ఉంటుంది రెండవ సందర్భంలో 1 ఇక్కడ ఉంది మరియు మిగతావన్నీ 0 మరియు మొదలైనవి ఈ ప్రత్యేక నిర్మాణంతో ఈ 2×3 మాట్రిక్స్ యొక్క వెక్టర్ స్పేస్ కి ఇవి స్టాండర్డ్ బేసిస్ ఇది చివరి ఉపన్యాసంలో వెక్టర్ స్పేస్ ను ఫార్మాట్ చేస్తుందని మనము ఇప్పటికే చూశాము కాబట్టి బేసిస్ మరియు దాని డైమెన్షన్ గురించి తెలుసుకుంటున్నాము ఈ వెక్టర్స్ లీనియర్లి ఇండిపెండెంట్ గా ఉంటాయి మరియు వెక్టర్ స్పేస్ ను 2×3 మాట్రిక్స్ వరకు విస్తరించి ఉంటాయి మునుపటి ఉపన్యాసాలలో మనకు ఉన్న అదే వాదన కాబట్టి మనము వాటిని వెక్టార్ v11 0 0 0 0 0 v20 1 0 0 0 0 అని మరియు v40 0 0 1 0 0 v50 0 0 0 1 0 మరియు v60 0 0 0 0 1 ఇక్కడ ఈ లీనియర్ కాంబినేషన్ 1v12v2nvn0 కానీ ఈ 1v12v2nvn ను లెక్కించినప్పుడు మనకు ఇక్కడ0 0 0 0 0 0Tమాట్రిక్స్ వస్తుంది 1 ఇది 2360 0 ఇప్పుడు అక్కడ ఈ ఎంట్రీలను పోల్చి చూస్తే మనకు 10 2360 లభిస్తుంది అవి లీనియర్లి ఇండిపెండెంట్ వెక్టర్స్ కాబట్టి రెండవది ఈ మాట్రిక్స్ 2×3 యొక్క వెక్టర్ స్పేస్ ను విస్తరిస్తు ఉన్నారో లేదో మనం తనిఖీ చేయాలి సహజంగానే మనము ఈ 2×3 మాట్రిక్స్ నుండి ఏదైనా మాట్రిక్స్ ను లేదా వెక్టర్స్ ని మాత్రమే పిలిచే ఎలిమెంట్స్ పరిగణనలోకి తీసుకుంటే మనం ఇక్కడ తీసుకునే ఏదైనా 2×3 కాబట్టి ఇది ఈ స్పేస్ 2×3 నుండి ఒక సాధారణ మాట్రిక్స్ ఈ ఇచ్చిన వెక్టర్స్ సహాయంతో సులభంగా విస్తరించవచ్చు ఇది మొదటి దానికి గుణించాలి మరియు b అనేది రెండవ దానికి గుణించాలి మనము దీనిని కొనసాగిస్తే ఈ వెక్టర్ స్పేస్s నుండి ఈ సాధారణ వెక్టార్ యొక్క రెప్రసెన్టేషన్ మరియు ఈ వెక్టర్ స్పేస్ నుండి ఏ వెక్టార్ను అయినా రెప్రసెన్టేషన్ వహిస్తుందని ఇది చూపిస్తుంది ఈ వెక్టర్స్ ఈ వెక్టర్ స్పేస్ కి ఒక బేసిస్ ని ఏర్పరుస్తాయి మరియు డైమెన్షన్ ఏమీ లేదు కానీ ఇక్కడ ప్రోడక్ట్ 2 × 3 లేదా మనకు ఈ 6 మాట్రిక్స్ లు ఉన్నాయి కాబట్టి డైమెన్షన్ 6 ఇది r × s మాట్రిక్స్ కోసం కూడా చేయవచ్చు వెక్టర్ స్పేస్ గురించి మనం మాట్లాడుతున్న మరొక ఉదాహరణ డిగ్రీ కి సంబంధించిన అన్ని బహుపదాల యొక్క Pntకి సమానమైనది ఈ ఉదాహరణ వెక్టర్ స్పేస్ ను ఏర్పరుస్తుందని చూశాము మరియు ఇప్పుడు ఈ సెట్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాము 1tt2tn కాబట్టి ఈ n1 పాలినామియల్స్ మనము తీసుకున్నాము మరియు ఇది వాస్తవానికి Pnt కి ఒక బేసిస్ అని మనము చెప్పుకుంటాము ఇది ఎందుకు బేసిస్ రూపోందిస్తుంది అంటే కారణం స్పష్టంగా ఉంది ఇవి లీనియర్లి ఇండిపెండెంట్ ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి ఇతర ఉదాహరణలో మనం చేసినట్లుగా తనిఖీ చేయవచ్చు 112tntn ఇది 0 కు సెట్ చేయబడుతుంది మరియు ఈ లాంబ్డాs 0 ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది కాబట్టి సహజంగా ఇవి Pnt యొక్క లీనియర్లి ఇండిపెండెంట్ వెక్టర్స్ రెండవది మనం తీసుకునే ఈ Pnt నుండి ఏదైనా పాలినామియల్ ఈ వెక్టార్ల సహాయంతో ఆ పాలినామియల్ ని సూచిస్తుందో లేదో తనిఖీ చేయాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం ఈa01a1tan 1tnఅని ఏదైనా పాలినామియల్ తీసుకుంటే ఈ స్పేస్ లో మనకు ఉన్న జనరల్ పాలినామియల్ Pnt డిగ్రీ యొక్క పాలినామియల్స్ n కంటే తక్కువ లేదా సమానమైనవి ఉదాహరణకు మనము ఈ జనరల్ పాలినామియల్ ని తీసుకున్నాము ఇచ్చిన పాలినామియల్ సహాయంతో దీన్ని సులభంగా ఉపయోగించవచ్చు కాబట్టి a0 ను ఈ 1 తో గుణించాలి మరియు ఈ t తో a1 మరియు a2 తో t² మరియు మొదలైనవి ఇది ఇచ్చిన వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కాబట్టి ఈ సెట్ యొక్క ఏదైనా ఎలిమెంట్ ను లేదా ఈ స్పేస్ ను ఇక్కడ సూచించవచ్చు ఈ ఇచ్చిన వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా Pnt ఈ సెట్ మళ్ళీ Pnt కి ఒక బేసిస్ ని ఏర్పరుస్తుంది ఇది మనము తరువాత మరింత స్పష్టతకు వస్తాము బేసిస్ ప్రత్యేకమైనది కాదు కాబట్టి ఇది మనము ఒక బేసిస్ వ్రాస్తున్న మొదటి ఉదాహరణ యొక్క ఉదాహరణలో మాదిరిగానే బేసిస్ను ఏర్పరుచుకునే ఇతర సెట్ కూడా ఉండవచ్చు ఆ 3 వెక్టార్లను మనము కలిగి ఉన్నాము మరియు అవి స్టాండర్డ్ బేసిస్ కాదు కాబట్టి మనము ఉదాహరణకు R³ కోసం 1 0 0 మరియు 0 1 1 మరియు ఈ 0 0 1 ను కూడా ఎంచుకోవచ్చు అది కూడా R³ కి బేసిస్ అవుతుంది మరియు మనం చూసిన 1 1 1 ఒక వెక్టార్ మరొకటి 0 1 1 మరియు మూడవది 1 0 0 అది స్టాండర్డ్ బేసిస్ కాదు కానీ అవి కూడా బేసిస్ కాబట్టి బేసిస్ ప్రత్యేకమైనది కాదు మనం వేరే సెట్లను కలిగి ఉండగలం ప్రధాన లక్షణాలు ఎలిమెంట్స్ లీనియర్లి ఇండిపెండెంట్ గా ఉండాలి అది ఒక ప్రాపర్టీ మరియు రెండవది అవి మొత్తం వెక్టర్ స్పేస్ ను విస్తరించాలి ఇక్కడ ఈ Pnt కి బేసిస్ మరియు ఇక్కడ n1 ఉన్న ఈ బేసిస్ ఉన్న ఎలిమెంట్స్ సంఖ్య ఇక్కడ ఉన్నాయని మనం చూశాము కాబట్టి మనకు n1 డైమెన్షన్ ఉంది మన సమస్యను ఇక్కడ పునసమీక్షించే మరో ఉదాహరణ సజాతీయ సరళ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ మరియు సజాతీయ సరళ వ్యవస్థ యొక్క పరిష్కారాలు కూడా వెక్టర్ స్పేస్ ను ఏర్పరుస్తాయని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ A ఈ ఉదాహరణతో మనము ఇంతకుముందు ఈ A తో చర్చించాము మరియు దీనిని ఈ ఎచెలాన్ ఫామ్ లోకి లోడ్ చేసి ఉపయోగించిన ఎచెలాన్ ఫామ్ కి తగ్గించవచ్చు మరియు ఇది ఎంచుకోవడం ద్వారా ఈ x1 x2 x3 x4 x5 అని మనకు చెబుతుంది మనకు ఇక్కడ ఫ్రీ వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ ఒక పివట్ ఉంది కానీ ఈ కాలమ్కు ఇక్కడ పివట్ లేదు దీనికి పివట్ లేదు కాబట్టి ఈ రెండింటిని 1 మరియు 2 గా ఎంచుకోవడం ద్వారా మనం ఈ x2 మరియు x5 ను ఫ్రీ వేరియబుల్స్ గా ఎన్నుకోవాలి మిగతా అన్ని x1 x2 x3 x4 x5 మనం లెక్కించవచ్చు మనం కలిపినప్పుడు x1 x2 x3 x4 x5 ఏమీ లేదని ఇక్కడ సమీకరణం వచ్చింది కాని 1 2 1 0 0 0 2 9 5 0 4 0 కాబట్టి ఈ రెండు వెక్టార్ల సహాయంతో ఈ Ax0 యొక్క మొత్తం సెట్ పరిష్కారాన్ని ఉత్పత్తి చేయగలమని మనము గమనించాము ఎందుకంటే మనం ఈ ఆల్ఫా సంఖ్యలను ఇక్కడ మార్చడం కోసం కొనసాగించాల్సిన అవసరం ఉంది ఈ రెండు వెక్టార్లను ఉపయోగించి మనం ఉత్పత్తి చేయగల ఈ Ax 0 మరియు వాటిని చూస్తున్న ఈ రెండు వెక్టర్స్ ఇవి లీనియర్లి ఇండిపెండెంట్ వెక్టర్స్ అని మనం సులభంగా గుర్తించగలము ఈ లీనియర్ కాంబినేషన్ సహాయంతో అధికారికంగా కూడా నిరూపించ గలము 0 కు సెట్ చేయండి ఆ గుణకాలు 1 20 అని సూచిస్తుంది ఈ రెండు వెక్టర్స్ లీనియర్లి ఇండిపెండెంట్ గా ఉంటాయి మరియు వాటి లీనియర్ కాంబినేషన్ మనము పరిష్కార సెట్ యొక్క ఏదైనా వెక్టార్ను ఉత్పత్తి చేయగలము కాబట్టి అంటే ఈ రెండు వెక్టర్స్ ఒక బేసిస్ ని ఏర్పరుస్తాయి ఎందుకంటే ఇది బేసిస్ యొక్క ప్రాపర్టీ ఈ రెండింటి సహాయంతో లేదా ఈ రెండు వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా ఈ పరిష్కారం యొక్క ఏదైనా మూలకాన్ని మనం ఉత్పత్తి చేయవచ్చు మరియు ఈ రెండు వెక్టర్స్ లీనియర్లి ఇండిపెండెంట్ ఉంటాయి కాబట్టి అవి పరిష్కార సెట్ని విస్తరిస్తాయి మరియు ఈ రెండు వెక్టర్స్ లీనియర్లి ఇండిపెండెంట్ ఉంటాయి మరియు అందువల్ల అవి ఒక బేసిస్ ని ఏర్పరుస్తాయి కాబట్టి ఈ వెక్టర్స్ పరిష్కారాలను ఉత్పత్తి చేసే వెక్టర్స్ ఇవి మరియు ఈ వెక్టర్స్ లీనియర్లి ఇండిపెండెంట్ గా ఉంటాయి అందువల్ల ఈ వెక్టర్స్ శూన్య స్ధలం యొక్క బేసిస్ ని ఏర్పరుస్తాయి అని గుర్తుంచుకోండి మన ఈ పరిష్కారానికి ఒక ప్రత్యేక పేరుతో పిలుస్తాము దీనిని మనము నల్ స్పేస్ అని పిలుస్తాము ఇది వెక్టర్ స్పేస్ దీనిని నల్ స్పేస్ కాబట్టి ఈ వెక్టర్స్ A యొక్క నల్ స్పేస్ కి ఒక బేసిస్ ని ఏర్పరుస్తాయి మరియు ఈ ప్రత్యేక సందర్భంలో A యొక్క ఈ నల్ స్పేస్ యొక్క డైమెన్షన్ దాని 2 పేరును మళ్ళీ కలిగి ఉన్న శూన్యత అంటారు కాబట్టి నల్లిటి ఏమీ కాదు కానీ దాని యొక్క నల్ స్పేస్ యొక్క డైమెన్షన్ ఈ బేసిస్ మరియు డైమెన్షన్ కి సంబంధించి పరిశీలనల బేసిస్ గా కొన్ని ఉపయోగకరమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి V ఈ పరిమిత డైమెన్షన్ n యొక్క వెక్టర్ స్పేస్ గా ఉండనివ్వండి అప్పుడు V లోని ఏదైనా n 1 లేదా అంతకంటే ఎక్కువ వెక్టర్స్ లీనియర్లి డిపెండెంట్ గా ఉంటాయి ఈ ఫలితాల అన్నింటినీ మనం కొన్ని సాధారణ ఉదాహరణల సహాయంతో ఈ ఫలితాలు ఎలా నిజము అని ఒక ఆలోచనను పొందవచ్చు ఈ రోజు మనం ఈ ఉపన్యాసాన్ని ప్రారంభించిన మన ఉదాహరణలో ఏదైనా n1 కు 4 వెక్టర్స్ ఉన్నాయి కానీ అవి లీనియర్లి డిపెండెంట్ ఉన్నాయి మరియు అది స్పానింగ్ సెట్ కానీ ఇది లీనియర్లి డిపెండెంట్ సెట్ అందువల్ల ఇది ఒక బేసిస్ కాదు వాటి వెక్టర్స్ 4 అయితే ఆ 3 వెక్టార్ లొని మొదటి 3 వెక్టార్లను తీసుకొని లీనియర్లి ఇండిపెండెంట్ సెట్ మరియు స్పానింగ్ సెట్ ని తీసుకుంటాము అది బేసిస్ కాబట్టి బేసిస్ ఉన్న వెక్టర్స్ R³ కోసం 3 ఉన్నాయి కాబట్టి స్పాన్ R³ అయిన 4 వెక్టర్స్ ఉంటే అవి బేసిస్గా ఉండలేవు ఎందుకంటే R³ నుండి 4 వెక్టర్స్ సరళంగా ఆధారపడాలి ఇది ఇక్కడ ఫలితం V లో మనం తీసుకునే ఏదైనా n1 లేదా అంతకంటే ఎక్కువ వెక్టర్స్ అవి సరళంగా ఉండాలి అవి లీనియర్లి డిపెండెంట్ గా ఉండాలి కాబట్టి వెక్టర్ స్పేస్ యొక్క డైమెన్షన్ n అయితే మనం n స్వతంత్ర వెక్టర్స్ కంటే ఎక్కువ పొందలేము మనము ఏదైనా n1 లేదా అంతకంటే ఎక్కువ తీసుకుంటే అవి లీనియర్లి డిపెండెంట్ ఉంటాయి N ఎలిమెంట్ తో V యొక్క బేసిస్ అయినప్పుడు ఏదైనా లీనియర్లి ఇండిపెండెంట్ సెట్ కి ఇది ఒక బేసిస్ మనం ఏదైనా n ఎలిమెంట్స్ ను తీసుకోగల బేసిస్ ఎలిమెంట్స్ తీయడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ ఆ సెట్ లీనియర్లి ఇండిపెండెంట్ గా ఉండాలి n లీనియర్లి ఇండిపెండెంట్ వెక్టర్స్ లను కలిగి ఉన్న ఏదైనా సెట్ ఒక బేసిస్ అవుతుంది ఎందుకంటే బేసిస్ స్వయంచాలకంగా స్పానింగ్ సెట్ గా ఉంటాయి మనము లీనియర్లి ఇండిపెండెంట్ ఉండే ఏదైనా n వెక్టార్ లను ఎంచుకుంటాము మరియు అవి బేసిస్గా ఉంటాయి మరియు స్పానింగ్ సెట్ v1v2vn n ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ n ఎలిమెంట్స్ విస్తరించిన అదే విషయం అది కూడా బేసిస్ అవుతుంది కాబట్టి వెక్టర్ స్పేస్ పరిమిత బేసిస్ ను కలిగి ఉంటే దాని బేసిస్ ఒకే సంఖ్యలో ఎలిమెంట్స్ ఉంటాయి మనకు భిన్నమైన బేసిస్ లు ఉన్నాయి కానీ అవి ఒకే సంఖ్యలో ఎలిమెంట్స్ ను కలిగి ఉంటాయి ఎందుకంటే అది ఒక డైమెన్షన్ అయిన n కాబట్టి మనం ఏ బేసిస్ ను తీసుకుంటే వెక్టర్ స్పేస్ యొక్క సెట్ n ఎలిమెంట్స్ ఉండాలి మరియు వెక్టర్ స్పేస్ యొక్క ఏ బేసిస్ ఉన్న ఎలిమెంట్స్ సంఖ్యను మనం డైమెన్షన్ అంటారు ఉదాహరణకు మనము 4 వెక్టర్స్ 1111T0111T0011T0001T యొక్క ఉదాహరణను తీసుకుంటాము అవి R4 యొక్క బేసిస్ ని ఏర్పరుస్తాయి ఇది R4 యొక్క బేసిస్ ను సెట్ చేస్తుంది అయితే వెక్టర్స్ లీనియర్లి ఇండిపెండెంట్ గా ఉన్నాయని గమనించండి మనకు అలాంటి ప్రత్యేక నిర్మాణం ఉన్నప్పుడల్లా అవి లీనియర్లి ఇండిపెండెంట్ ఉన్నాయో లేదో సులభంగా తనిఖీ చేయవచ్చు కాబట్టి అన్ని 1 మరియు మూడు 1రెండు 1 మరియు 1 లు అవి ఈ R³ విషయంలో మనం చూసిన ఒక బేసిస్ ని ఏర్పరుస్తాయి కాబట్టి ఇది ఒక బేసిస్ అవుతుంది ఎందుకంటే ఇవి లీనియర్లి ఇండిపెండెంట్ ఉంటాయి మరియు R4 యొక్క డైమెన్షన్ 4 అని మనకు తెలుసు అవి లీనియర్లి ఇండిపెండెంట్ ఉన్నాయో లేదో తనిఖీ చేయవలసిన అవసరం లేదు మరియు అవి 4 సంఖ్యలో ఉన్నాయి ఎందుకంటే R4 యొక్క డైమెన్షన్ కూడా మనకు తెలుసు కాబట్టి మనకు R4 నుండి 4 లీనియర్లి ఇండిపెండెంట్ వెక్టర్స్ ఉంటే ఈ 4 వెక్టర్స్ మాత్రమే కాకుండా మనం 4 లీనియర్లి ఇండిపెండెంట్ వెక్టార్ లను ఎంచుకోవచ్చు అది ఒక బేసిస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన వెక్టర్స్ లీనియర్లి ఇండిపెండెంట్ గా ఉంటాయి మరియు తరువాత వాటికి ఒక బేసిస్ కావాలి ఎందుకంటే డైమెన్షన్ 4 మరియు మనకు ఈ 4 లీనియర్లి ఇండిపెండెంట్ వెక్టర్స్ ఉన్నాయి ఈ R³ లోని ఈ 4 వెక్టార్లను పరిగణించాలి కాబట్టి ఈ 4 వెక్టర్స్ R³ నుండి వచ్చినవి మరియు R³ యొక్క డైమెన్షన్ 3 అని మనకు తెలుసు డైమెన్షన్ 3 అయినప్పుడు ఈ వెక్టర్స్ లీనియర్లి డిపెండెంట్ ఉండాలి అవి లీనియర్లి ఇండిపెండెంట్ ఉండకూడదు ఎందుకంటే అవి లీనియర్లి ఇండిపెండెంట్ ఉంటే అవి ఒక బేసిస్ ని కూడా ఏర్పరుస్తాయి అవి లీనియర్లి ఇండిపెండెంట్ ఉంటే అవి R³ ను విస్తరించి అవి కూడా ఒక బేసిస్ కావచ్చు కాని బేసిస్ 3 ఎలిమెంట్స్ మాత్రమే కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు 4 అంశాలు ఉన్నాయి ఖచ్చితంగా అవి లీనియర్లి డిపెండెంట్ ఉంటాయి ఇది R³ యొక్క డైమెన్షన్ నుండి 3 అని తేల్చవచ్చు దీనికి బేసిస్ ఉండకూడదు దాని సెట్లో 4 ఎలిమెంట్స్ ఉండకూడదు వెక్టర్ స్పేస్ V లో లీనియర్లి ఇండిపెండెంట్ వెక్టర్స్ యొక్క గరిష్ట సంఖ్య అయిన డైమెన్షన్ మనకు ఉందని మరియు బేసిస్ వెక్టర్ స్పేస్ ను విస్తరించే లీనియర్లి ఇండిపెండెంట్ వెక్టర్స్ సెట్ ఈ ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి ఇక్కడ ఉపయోగించిన సూచనలు ఇవి ధన్యవాదాలు